ఇంట్రడక్షన్ టు PS రూల్స్ అందరికీ నమస్కారం ఎన్ పి టెల్ యొక్క " అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఏ టైపోలాజికల్ అప్రోచ్ " అనే కోర్స్ కి స్వాగతం ఇంతవరకు మనం వ్యాకరణం డిస్క్రిప్టివ్ మరియు ప్రిస్క్రిప్టివ్ వ్యాకరణాలు అంటే ఏమిటో వాటి మధ్య ఉన్న తేడా ఇంకా ప్రపంచంలో ఒక భాషలో ఉండే ముఖ్య లక్షణాలు ఏమిటి అనే విషయాలు చర్చించాం అయితే నిర్మాణత పరంగా భాషలన్నీ ఒకే సిద్ధాంతాన్ని అనుసరిస్తాయా లేక వేరుగా ఉంటాయా మీరు లింగ్విస్టిక్స్ లో సింటాక్స్ గురించి ఆలోచించేటప్పుడు ఈ ప్రశ్నలు సాధారణంగా మీ మనసులో రావాలి మనం ఇంతకుముందు చర్చించిన విషయాలు మీకు సింటాక్స్ ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయిఅవునా ఎందుకంటే మీకు పదం అంటే ఏమిటో తెలుసు అలాగే మార్ఫిమ్ మార్ఫాలజీ ఇంకా ఫోనోలజీ గురించి ఇంతకుముందే చక్కగా అర్థం చేసుకున్నారు కదా ఇక అన్ని విషయాలు క్రోడీకరించే సమయం వచ్చింది మనం పదాలు మరియు మార్ఫిమ్ గురించి నేర్చుకున్న అన్ని విషయాలు అంటే సింటాక్స్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నంలో మార్ఫిమ్ పదాలు శబ్దాల గురించి ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు ఇవన్నీ సమీకరించాలి అయితే సిద్ధాంత చర్చలకు ముందుగా నేను మీకు సింటాక్స్ అంటే ఏమిటో సరళమైన పదాలతో వివరిస్తాను ఈ పాఠ్యాంశంలో లింగ్విస్టిక్స్ గురించి మీరు ఏం అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నారు లింగ్విస్టిక్స్ లో భాగంగా సింటాక్స్ మరియు అనేక ఇతర పదాలను గ్రీక్ భాష నుంచి తీసుకున్నారు సింటాక్స్ యొక్క అర్థం ఏమిటి అక్షరాల పరంగా చూస్తే సింటాక్స్ అంటే కొన్ని విభాగాలను ఒక దగ్గర సమకూర్చడం లేదా కలపడం అని అర్థం కాబట్టి కొన్ని విషయాలను ఒకచోట చేర్చేటప్పుడు దానిని సింటాక్స్ అని అంటాము కానీ లింగ్విస్టిక్స్ లో మనము వేటిని ఒక దగ్గర సమకూర్చుతున్నాం మనం పదాలను కలపడం ద్వారా అర్థవంతమైన ఉచ్చారణలు వాక్య అంశాలను తయారుచేస్తున్నాం అది జరిగితే ఈ రకమైన అమరికను లేదా సమకూర్చడాన్ని సింటాక్స్ అంటారు ఇంతకుముందు చర్చించిన అంశాలలో వాక్యనిర్మాణం యొక్క విశ్లేషణగురించి తరువాత మరింత వివరంగా మాట్లాడుదాము నేను ముఖ్యంగా మీకు గుర్తు ఉంది కదా భాష యొక్క డిస్క్రిప్టివ్ పద్ధతి లేదా వ్యాకరణం నేర్చుకునే డిస్క్రిప్టివ్ విధానంపై చాలా దృష్టి పెట్టాను ఏదైనా భాషలో వ్యాకరణ అంశాలను లేదా కొన్ని వాక్య నిర్మాణాలను విశ్లేషణ చేసినప్పుడు మనం కొన్ని నియమాలను తప్పక గుర్తు పెట్టుకోవాలి అయితే ఈ నియమాలు మనం ఏ భాషను అధ్యయనం చేస్తున్నామో ఆ భాషకు మాత్రమే అనుగుణమైనవిగా లేదా సముచితంగా ఉంటాయి అవి ఇతర భాషలలో ఉపయుక్తం లేదా అవసరం కాకపోవచ్చు ఉదాహరణకు ఇన్ఫినిటీవ్ ని విభజించే విషయంపై ముందు చర్చించినట్లుగా లేదా వాక్యం ప్రపొజిషన్ తో ముగించడం మీకు గుర్తుందా వీటన్నిటిని కూడా నిజానికి ఆంగ్లభాషలో లాగా ఇతర భాషల్లో కూడా ఒకే విధంగా పరిగణించలేము ఇక్కడ మన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆంగ్ల భాషలో వాక్యాలను సరిచేయడానికి ఉపయోగించే సూత్రాలు ప్రపంచంలో ఇతర భాషలలో అలాంటి సారూప్య వాక్య వివరణకు సరిపోకపోవచ్చు ఈ కారణంగానే మనకి డిస్క్రిప్టివ్ పద్ధతి అవసరం అందులో ఏదైనా భాషలో వాక్య నిర్మాణానికి సంబంధించిన వివరణ మరియు విశ్లేషణ గురించి సాధ్యమైన అన్ని విషయాలు పొందుపరచబడిన సిద్ధాంతాలు తప్పకుండా అందుబాటులో ఉండాలి కాబట్టి డిస్క్రిప్టివ్ వ్యాకరణంపై ఇలాంటి భావనతో కొన్ని అంశాల అమరిక లింగ్విస్టిక్స్ ను ఒక విషయంగా మనం అర్థం చేసుకోవటంలో ఏ విధమైన పాత్ర పోషిస్తుందో గమనిద్దాం ఇప్పుడు నేను ఇక్కడ మూడు పదాలు వ్రాస్తున్నాను మొదటి పదం కలిపి ఉంచడం రెండవ పదం అమరిక మూడవ పదం ఉత్పత్తి లేదా ఉత్పాదకత ఈ మూడు పదాలు సింటాక్స్ గురించి అర్థం చేసుకోవడానికి చాలా అవసరం సింటాక్స్ లో మనం కేవలం అనేక అంశాలను లేదా ఫ్రెజల్ ఐటమ్స్ కలిపి ఉంచడమే కాకుండా విభిన్న వాక్యంశాలను ఒక ప్రత్యేక పద్ధతిలో అమరిక చేస్తాం అలా వాటిని సరైన పద్ధతిలో అమర్చిన తర్వాత మనము అలాంటి సారూప్య నిర్మాణాలను ఉత్పత్తి చేయడానికి లేదా తయారుచేయడానికి మనము మనకు లభించిన సమాచారాన్ని ఉపయోగిస్తాం మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ నేనొక బాక్స్ గీస్తాను ఈ బాక్స్ లో కొన్ని పదాలను రాస్తాను ఆ పదాలు child market crying ఆ తర్వాత the a in is ఇక్కడ నేను ఏడు పదాలను వ్రాసాను బాక్స్ ను పెద్దగా చేసి దానిలో మనం మరి కొన్ని పదాల్ని కలుపుదాం అవి ఏంటంటే for a toy ఇక్కడ మనకు విభిన్నమైన వాక్య అంశాలు లేదా యూనిట్లు ఇంకా పదాంశాలు ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించి మిమ్మల్ని ఒక అర్థవంతమైన వాక్యము సృష్టించమని అడుగుతున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న పదాలలో ఎన్నింటిని ఉపయోగించి ఒక ఫ్రేమ్ లేదా ఒక వాక్యం తయారు చేయగలము ఇంకా ఎన్ని పదాలు అలాగే మిగిలిపోతాయి ఇక్కడ మనము ఒక వాక్యాన్ని నిర్మించడానికి ప్రయత్నిద్దాం నేను child market crying a is the in a for toy అని రాస్తే ఆ వాక్యము సరిగా ఉండదు అలాంటప్పుడు మనము వేరొక వాక్యాన్ని రాయాలి మనకి బాక్స్ లో లభించే అన్ని పదాలను కేవలం ఒక దగ్గర రాస్తే దానికి అర్థం ఉండదు కాబట్టి ఆలోచించి సరిగా రాయాలి పదాలన్నీ ఒక దగ్గర ఉంటే వాక్యం అవుతుందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మనం ఎడమ వైపు నుంచి కుడి వైపు ఈ వాక్యాన్ని చదువుతే అది ఇలా ఉంటుంది 'child market crying the is the in of a toy' నిజానికి దీనికి ఏమీ అర్థం లేదు దాన్నివాక్యము అని అనలేము అప్పుడు మనం ఏం చేయాలి మనం పదాలను ఒక దగ్గర సమకూర్చడమే కాకుండా వాటిని ఒక క్రమమైన పద్ధతిలో అమర్చడం ద్వారా అర్థవంతమైన వాక్య నిర్మాణం చేయాలి తర్వాత మనసులో పెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇన్ని ఎక్కువ పదాలతో ఒకే సమయంలో వివిధ రకాల నిర్మాణాలను మనం రూపొందించగలము అయితే అవి సారూప్యమైనవి లేదా ఉత్పన్నమైనవి కావచ్చు కాబట్టి ఇక్కడ ఏ వాక్యం రాయాలి ఇక్కడున్న పదాంశాలను అన్నిటినీ పరిశీలించి మనం సరిగా సమకూర్చుకున్నట్లు అయితే ఒక చక్కటి వాక్యాన్ని ఉత్పత్తి చేయవచ్చు అదేంటంటే 'the child is crying for a toy in the market'సరేనా అయితే ఇది వ్యాకరణ ప్రకారంగా సరైన నిర్మాణం అంటే పిల్ల మార్కెట్లో ఉంది తనకి ఒక బొమ్మ కావాలి కాబట్టి తను ఏడుస్తోంది అంటే ఇక్కడ నేనేమి చేసానంటే పదాంశాలను కేవలం ఒక దగ్గర సమకూర్చడమే కాకుండా వాటిని ఒక క్రమమైన పద్ధతిలో అమర్చడం వలన వాక్య నిర్మాణం అర్ధవంతంగా ఉండేలా చేశాను అలా కాకుండా నేను వాటిని అనియతంగా ఒక క్రమ పద్దతి లేకుండా అమర్చినట్లయితే దాని వలన ఒక అర్థవంతమైన వాక్యాన్ని పొందగలిగే దాన్ని కాదు కదా కాబట్టి కేవలం పదాల్ని ఒక దగ్గర సమకూర్చడమే కాకుండా వాటి అమరిక సరిగా ఉండడం కూడా సమానంగా ముఖ్యమైన విషయం ఇక మూడవ పదము ఉత్పత్తి దీని అర్థం ఏంటంటే మన దగ్గర నిజంగా కొన్ని వ్యాకరణ ఐటమ్స్ లేదా అంశాలు ఉన్నట్లయితే వాటి ద్వారా మనం అనేక ఇతర వాక్యాలను తయారు చేయొచ్చు మన దగ్గర The child is crying for a toy in the market అనే వాక్యం ఉన్నప్పుడు దానికి అనేక అనుబంధ పదాలను ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని పెంచుతూ ఉండవచ్చు అంటే in the market లాంటివి ఇక్కడ మనం' the child is crying for a toy in the market when I saw her ' అని వ్రాయవచ్చు అయితే 'నేను తనని చూసినప్పుడు' అనే పదాన్ని మనం కలిపాము దాని వలన ఇంకొక వాక్యము తయారయింది అంటే వాక్యంలో అప్పటికే ఉన్న పదాలను అలాగే ఉంచి వాటికి ఇంకొన్ని ఫ్రేజ్ లు లేదా యూనిట్లు కలపడం ద్వారా వాక్యాన్ని పెద్దదిగా చేయవచ్చు కావాలంటే మీరు దాన్ని ఇంకా సుదీర్ఘంగా చేయవచ్చు అంటే the child is crying loudly for a toy in the market when I saw her ఇప్పుడు మనం loudly అని జోడించాము కాబట్టి 'the child is crying loudly for a toy in the market when her parents were busy buying something 'అనే వాక్యంలో మనం ముందటి సమాచారాన్ని చెక్కుచెదరకుండా అలాగే ఉంచి అనేక ఇతర ఉత్పన్న నిర్మాణాలను ఎల్లప్పుడూ సృష్టించగలము ఇది ప్రతి సహజమైన భాష యొక్క ఉత్పత్తి గుణానికి ఫలితం లేదా నిదర్శనం కావున ఒక సహజ భాషలో మనం ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత మూలాధారమైన విషయం ఏమిటంటే సింటాక్స్ అనేది కేవలం పదాలను కలిపి ఉంచడమే కాకుండా వాటిని క్రమపద్ధతిలో అమర్చడం మరియు మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఉపయోగించి తద్వారా కొత్త నిర్మాణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది ఇదే సింటాక్స్ నిర్వచనం అయితే లింగ్విస్టిక్స్ పరిధిలో సింటాక్స్ గురించి వాక్య నిర్మాణం గురించి మనం ఇంకా శ్రద్ధగా పరిశీలించి నేర్చుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా నాకు ఇంకొక ముఖ్యమైన నిర్దిష్ట ప్రమాణం లేదా క్రైటీరియన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ క్రైటీరియన్ ఏమిటి అదే 'all and only క్రైటీరియన్ సింటాక్స్ విషయంలో ఇది చాలా ముఖ్యమైనది అది ఏంటో పరిశీలిద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదూ సింటాక్స్ ద్వారా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ప్రపంచంలోని ఏదైనా భాషకు దాని యొక్క సింటాక్స్ విశ్లేషణను అందించుతాం మరి వాక్యనిర్మాణం ద్వారా మనం ఏమి చేయబోతున్నాం మనం విశ్లేషణను అందించుతాం అయితే విశ్లేషించే పని సింటాక్స్ చేస్తోంది అవునా అయితే ఏదైనా ఒక భాషలో వాక్య విశ్లేషణ చేస్తున్నప్పుడు దాన్ని యాదృచ్ఛికంగా చేయలేము ఒక భాష ఎల్లప్పుడూ నియమాలతో బంధించబడి ఉండదు ఎందుకంటే అది డైనమిక్ గా అనియతంగా ఉంటుంది కానీ నియమాల విషయంలో అది ఒక శైలి ప్రమాణం లేదా నిబంధనలను తప్పకుండా పాటిస్తుంది అయితే సింటాక్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక ముఖ్యమైన ప్రమాణాన్ని తప్పక అనుసరించాలి అదే 'all and only' అనే క్రైటీరియన్ All మరియు only అనే పదాలతో సింటాక్స్ కి సంబంధం ఏంటి అవి సింటాక్స్ లో ఏం చేస్తున్నాయి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ పదాల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ మొదటి పదం 'all' అంటే మనం ప్రతిపాదించబోయే సింటాక్స్ విశ్లేషణ వ్యాకరణ పరంగా సరైన అన్ని రకాల ఫ్రేజ్ లు మరియు వాక్యాలకు జవాబుదారీగా ఉండాలి అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మన సింటాక్స్ విశ్లేషణలో మొదటి పదం 'all' అన్నప్పుడు ఆ విశ్లేషణ వ్యాకరణపరంగా సరైన అన్ని ఫ్రేజ్ లకు వాక్యాలకు తప్పక వర్తించాలి ఇదే all అనే క్రైటీరియన్ వ్యాకరణపరంగా సరిగ్గా ఉండే పదాలనే ఎంచుకోవాలి అంటే మన విశ్లేషణ కేవలం వ్యాకరణపరంగా సరైన వాక్యాలని మాత్రమే వివరించగలదు ఇదే only అనే క్రైటీరియన్ కాబట్టి all అనే క్రైటీరియన్ విశ్లేషణ కేవలం వ్యాకరణపరంగా సరైన ఫ్రేజ్ లకు వాక్యాలకు మాత్రమే వర్తిస్తుంది ఇక 'only' అనే క్రైటీరియన్ ప్రకారం ఇంకో కోణంలో చూస్తే కేవలం వ్యాకరణ పరంగా స్వీకరించబడే ఫ్రేజ్ లు వాక్యాలను మాత్రమే మనం ఈ విశ్లేషణను ఉపయోగించి సమర్ధించవచ్చు కావున దాని అర్థం మీరు వ్యాకరణపరంగా తప్పుగా ఉన్న వాక్యం తీసుకుని దాన్ని మన విశ్లేషణ సమర్ధించాలంటే అది చాలా క్లిష్టమైన పరిస్థితి ఎందుకంటే మన విశ్లేషణ కేవలం తప్పు ఏమిటో చెప్పగలదు కానీ ఆ తప్పుని ఎలా సరిచేయాలో చెప్పదు అది ఈ విశ్లేషణ ద్వారా సాధ్యం కాదు కాబట్టి all అనే మొదటి క్రైటీరియన్ ప్రకారం ఈ విశ్లేషణ కేవలం వ్యాకరణ వ్యాకరణపరంగా సరైన అన్ని ఫ్రేజ్ లకు వాక్యాలకు నిర్మాణాలకు మాత్రమే వర్తిస్తుంది మనం విశ్లేషించే ఏ భాషలో అయినా కేవలం సరైన వాక్యాలకు ఫ్రెజ్ లకు మాత్రమే ఈ క్రైటీరియా వాడగలం ఇక్కడ ఆంగ్లము ఫ్రెంచ్ జర్మన్ లాటిన్ హిందీ తమిళ్ లేదా తెలుగు English French German Latin Hindi or Tamil Telugu వంటి ఏ భాషలో అయినా సరే మనం కేవలం సరైన వాక్యాలనే విశ్లేషించగలం అనగా మనం చక్కగా ఏర్పరచబడిన నిర్మాణాల ఉత్పత్తి కొరకై నియమాలను వ్రాసినట్లయితే వాటిని మనం ఉపయోగించినప్పుడు అవి క్రమరహితమైన నిర్మాణాలకు దారి తీయకూడదు అంటే దాని అర్థం మనం నియమాలను తయారు చేసేటప్పుడు వాటికి సరిగ్గా అన్వయించబడే సామర్థ్యం కలిగి ఉండాలి మరియు క్రమరహిత వాక్యాలు రూపొందించ కుండా ఉండాలి కాబట్టి నేను ఇచ్చే సూచన ఏమిటంటే ఒక వాక్యంలో నామవాచక ఫ్రేజ్ మరియు క్రియా ఫ్రేజ్ తప్పక ఉండాలి ఇది ఒక నియమము మనం తప్పక పాటించాలి అంటే S is NP plus VP దీనినే 'ఫ్రేజ్ స్ట్రక్చర్ రూల్' అంటారు అన్ని వాక్యాలకు నామవాచక ఫ్రేజ్ మరియు క్రియా ఫ్రేజ్ తప్పక ఉండాలి 'The all' క్రైటీరియన్ ఇలాగే సూచిస్తుంది ఈ S goes to NP VP నియమము NP మరియు VP ఉన్న వాక్యాలను మాత్రమే సమర్ధిస్తుంది మన విశ్లేషణకి ఇంకేదైనా జోడిస్తే అది పనిచేయకపోవచ్చు మరియు ఏ ప్రత్యేక భాషకు మాత్రమే పరిమితం కాదు అయితే అందులో చాలా సమాచారం ఇముడ్చుకోవాలి మరియు దాన్ని చాలా ఇతర ప్రపంచ భాషలకు విస్తరించాలి అంటే అది సాధ్యమే అంటే దాని అర్థం లాజిక్ ప్రకారం గా వర్తింప చేయడమే ఇందులో కీలకం అప్పుడే ఈ విశ్లేషణలు చక్కగా ఏర్పడిన వ్యాకరణ నిర్మాణాలకి దారి తీస్తాయి అయితే బాగా ఏర్పడని నిర్మాణాలు ఈ విశ్లేషణలతో పరిష్కరించబడవు ఈ విశ్లేషణ వలన చక్కని నిర్మాణాలు ఏర్పడడం జరిగితే దానితో ఏమన్నా సమస్య ఉండవచ్చు దీన్నే మనం 'all and only' క్రైటీరియన్ అంటాము ఇక్కడ నేను S NP VP కాకుండా ఒక సరళమైన ఉదాహరణ ఇస్తాను అంటే మనం ఆలోచిస్తే ఒక ప్రపోజిషన్ ఉన్న ఫ్రేజ్ ని ప్రపోజిషనల్ ఫ్రేజ్ అనవచ్చు దాన్ని మనం PP అంటాం అయితే ఒక నామవాచకము ముందుగా ఉన్న ఫ్రేజ్ ని NP అని అంటాం క్రియాపదం ముందుగా ఫ్రేజ్ ని క్రియాఫ్రేజ్ అని అంటాం నేను ఇక్కడ మళ్లీ Yule భాష అధ్యయనం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను ఇక్కడ ఉద్దేశం మనం London అనే ప్రదేశం యొక్క పేరుని ఇంకా Dog అనే జంతువు యొక్క పేరుని తీసుకుందాం అయితే మనం London మరియు dog అన్నప్పుడు రెండు కూడా నామవాచక పదాలే సందేహం లేదు రెండూ నామవాచకాలే అయినప్పటికీ మనం వాటికి ప్రపోజిషన్ కలపడం ద్వారా ప్రపోజిషనల్ ఫ్రేజ్ PP తయారు చేయలేము ఇక్కడ London అనే పదానికి ప్రపోజిషన్ వర్తింప చేయవచ్చు కానీ Dog కి అది వర్తించదు ఎందుకంటే London అనేది ప్రాపర్ నామవాచకము కానీ dog కామన్ నామవాచకము ఇవి చాలా భిన్నమైన విషయాలు అయితే మనం ఇక్కడ వ్యాకరణపరంగా సరైన ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఎలా సృష్టించాలో లేదా ఉత్పత్తి చేయాలో ఆలోచించాలి కాబట్టి మనం ఏమి చేయబోతున్నాం ఇప్పుడు నేను near అనే ఒక ప్రపోజిషన్ కలుపుతాను అంటే I stay near London అనే వాక్యం ఖచ్చితంగా అర్థవంతంగానే ఉంటుంది కానీ నేను the stick is lying near dog అనే వాక్యం చెబితే అది వ్యాకరణపరంగా సరైనదని మీరు అనుకుంటున్నారా మొదటి వాక్యం my uncle is staying somewhere near London అనేది సరిగానే ఉంటుంది Near London అనేది ప్రపోజిషనల్ ఫ్రేజ్ కానీ the stick is lying near dog అన్నప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది అయితే అది ఏంటి ఈ వాక్యం వ్యాకరణపరంగా సరిగా ఉండాలంటే ఇలాంటి నామవాచకం తో ఆర్టికల్ అవసరం అనే వాస్తవం మీకు తెలిసి ఉండాలి ఎలాంటి ఆర్టికల్ అవి a or an or the కాబట్టి ఇక్కడ near the dog అని వ్రాస్తున్నాను కాబట్టి మొదటి నియమం ఏమిటంటే ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్ లో ముందుగా ప్రపోజిషన్ తప్పక ఉండాలి ఎప్పుడైతే మనం Near London అని అంటామో అందులో స్పష్టంగా near అనేది ప్రపోజిషన్ మరియు ప్రధాన పదం కానీ near dog అన్నప్పుడు కొంత వెలితి ఉంది ఇక్కడ వెలితి ఏంటి మీకు ఒక ఆర్టికల్ అవసరం దాన్ని డెఫినిట్ నెస్ మార్కర్ అంటాము అయితే ఇక్కడ మనం ప్రపోజిషనల్ ఫ్రేజ్ కొరకై ఒక నియమాన్ని తయారు చేయాలని భావిస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అటువంటి విధంగా ఏ నియమం ప్రతిపాదించినా అది ఒక వ్యాకరణ విభాగంలో ఉన్న అన్ని నిర్మాణాలను వ్యాకరణపరంగా ఎలా సరి చేయాలో వివరించేదిగా ఉండాలి మన ప్రపోజిషనల్ ఫ్రేజ్ లో ఒక ప్రపొజిషన్ ప్రధాన పదం గా ఉండాలి అలాగే దానిని మనం ఎంత చక్కగా ఫైన్ ట్యూన్ చేసి రూపొందించాలంటే ఎటువంటి భాషలోనైనా ఎటువంటి సమాచారాన్ని అయినా ఈ సిద్ధాంతం తప్పక వివరించే విధంగా ఉండాలి కాబట్టి దాని అర్థం వ్యాకరణ సూత్రాలను రూపొందించేటప్పుడు మనం చాలా శ్రద్ధ వహించాలి అయితే ఇక్కడ మనం కేవలం ప్రపోజిషనల్ ఫ్రేజ్ అన్నప్పుడు అది PP లేదా P plus NP అయి ఉండవచ్చు అయితే NP అంటే ఏమిటో వివరించాలి NP అంటే నామవాచక ఫ్రేజ్ నేను ఇచ్చిన రెండవ ఉదాహరణ near the dog లో the dog అనేది ఒక నామవాచక ఫ్రేజ్ దానిని కొంతమంది DP లేదా డిటర్మినర్ అని కూడా అనవచ్చు అది వేరే విషయం కానీ the dog ని మనం డిటర్మినర్ తో కూడిన నామవాచక ఫ్రేజ్ అనే భావిస్తాం ఎప్పుడైతే ఇలాంటి నియమం అంటే PP goes to P and NP అని చెప్పినప్పుడు నామవాచక ఫ్రేజ్ లోని నామవాచకం భిన్నంగా ఉండవచ్చనే వాస్తవం తెలియాలి కొన్నిసార్లు నామవాచకం ఒక ఆర్టికల్ తో డెఫినిట్ నెస్ మార్కర్ తో లేదా డిటర్మినర్ తో డిటర్మినర్ లేకుండా కూడా ఉండవచ్చని గ్రహించాలి ఎప్పుడైతే మనం ఏదైనా ఫ్రేజ్ కోసం ఇలాంటి వివరణ లేదా విశ్లేషణ ఇస్తామో లేదా విశ్లేషణ ప్రతిపాదన చేస్తామో ఈ రకమైన వ్యాకరణము వాడుక లేదా ఉనికిలోకి వస్తుంది మీకు మరియు మీ వ్యాకరణానికి ఉత్పాదక సామర్థ్యం ఉందని భావిస్తే మీరు రూపొందించే సూత్రాలు ప్రపంచంలోని అన్ని భాషలలోని వ్యాకరణ నిర్మాణాల యుక్తతను విశ్లేషించగల సామర్థ్యాన్ని పొందుపర్చికొని ఉన్నట్లయితే అలాంటి వ్యాకరణాన్ని మనం జనరేటివ్ వ్యాకరణం అంటాము మన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే జనరేటివ్ వ్యాకరణం డిస్క్రిప్టివ్ పద్ధతిని అవలంబించి నట్లయితే మరియు నియమాలు సానుకూలంగా ఇంకా సమగ్రంగా ఉన్నట్లయితే ఆ నియమాలు ఏ భాషలోనైనా సరైన అన్ని వ్యాకరణ నిర్మాణాలని వివరించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి అని భావిస్తాం అంటే మనం ప్రపోజిషనల్ ఫ్రేజ్ సూత్రాలను ఆంగ్ల భాష కొరకు 1 అని తమిళ్ కి 2 హిందీ కి 3 ఇలా తయారు చేయలేము ఎందుకంటే అవి పని చేయవు కానీ బేస్ రూల్ లేదా మూలాధార నియమం సామాన్యంగా అన్నిటికీ ఒకే రకంగా ఉండాలి అయితే మనం వాటిని తుంచివేసి విభిన్న ప్రామాణిక వైవిధ్యాలు ఇవ్వాలని చూస్తాము కాబట్టి ప్రమాణాల్లో భేదాలు వస్తాయి అయితే దక్షిణ ఆసియా భాషలలో అంటే హిందీ లో ప్రపోజిషన్ అనేది ఒక ఉత్తర పదము కానీ ఇక్కడ తప్పక ఒక నామవాచకము మరియు ప్రపోజిషన్ లేదా సాధారణ పదావళిలో ఆడ్పోజిషన్ అనేది తప్పక ఉంటుంది అయితే ప్రపంచ భాషలలో చాలా భిన్నత్వం ఉందని మనం పరిగణిస్తే మనము తయారుచేసే ప్రిస్క్రిప్టివ్ వ్యాకరణ నియమం ఎంత సరళీకృతంగా అనుగుణ్యంగా సమీకృతంగా ఉండాలంటే దానివలన ఎలాంటి వైవిధ్యాలు విభేదాలు తలెత్తకుండా చూడగలగాలి మనము తయారు చేసే సూత్రం వీటన్నిటికీ జవాబుదారీగా ఉండాలి అప్పుడే మనం దాన్ని జనరేటివ్ వ్యాకరణం అని పిలవగలము అయితే జనరేటివ్ వ్యాకరణానికి ఆ పేరు ఎలా వచ్చింది మరియు దాని ప్రాథమిక ధర్మం ఏమిటి ఈ వ్యాకరణం కేవలం వాక్య నిర్మాణాల గురించి వర్ణించడమే కాకుండా వాక్యాలు ఉత్పత్తి చేయడమే దీనికి కారణం మన వద్ద ఉన్న కొన్ని వ్యాకరణ అంశాలతో వర్ణించడమే కాకుండా మనం అనేక కొత్త వాక్యాలను ఉత్పత్తి లేదా తయారు చేయవచ్చు కాబట్టి కొత్త వాక్యాల ఉత్పత్తి నిర్మాణం మరియు వాక్యాల వర్ణన అనేవి రెండు విభిన్నమైన విషయాలు సింటాక్స్ కి రెండు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి ప్రాథమికంగా సింటాక్స్ గురించి అతి ముఖ్యమైన విషయము ఏంటంటే కొత్త వాక్యాల ఉత్పత్తిలో సహాయం అలాగే వాక్యాల వర్ణన కూడా వర్ణన అనేది చాలా భిన్నమైన విషయము మీకు వ్యాకరణ అంశాల గురించి వాటి విభాగాల గురించి తెలిసి ఉంటే సింటాక్స్ కి సంబంధం లేకుండా కూడా వాక్యవర్ణన చేయవచ్చు ఒక వాక్య నిర్మాణంలో వ్యాకరణ విభాగాల గురించి సూక్ష్మంగా చెప్పవచ్చు కాబట్టి సింటాక్స్ గురించి మీకు జ్ఞానం లేకపోతే కేవలం కొన్ని సూత్రాలు ఉపయోగించి అపరిమిత లేదా లెక్కలేనన్ని వాక్య నిర్మాణాలు ఎలా ఉత్పత్తి చేయగలమో మీకు అర్ధం కాదు అందుకే జనరేటివ్ వ్యాకరణం రెండు ఇతర ముఖ్యమైన ప్రక్రియల ఆధారాన్ని ఆవిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఆ రెండు ఇతర ప్రక్రియలు ఏమిటి అందులో మొదటిది వాక్యం అంటే ఏమిటి దగ్గర సంబంధం కలిగిన వాక్యాలు ఏవి రెండవది భిన్నంగా ఉన్న సారూప్య వాక్యాలు ఏమిటి కాబట్టి మీరు ఎపుడైనా సింటాక్స్ గురించి ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే అది నిర్మాణాలు ఉత్పత్తి చేయడానికి మరియు రెండు ఇతర ప్రక్రియలలో ఉపయోగకారి ఆ రెండు ఇతర ప్రక్రియలు ఏమిటి పునరావృతం చేస్తే అందులో ఒకటి పైకి భిన్నంగా కనిపించే వాక్యాలకు చాలా సారూప్యత లేదా దగ్గరి సంబంధం ఎలా ఉంటుంది కొన్ని ఉపరితలంలో భిన్నంగా కనిపించినప్పటికీ అవి వాస్తవానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయనే విషయం కేవలం మనం చేసే సింటాక్స్ విశ్లేషణ ద్వారానే తెలుస్తుంది సింటాక్స్ అదే చేస్తుంది కొన్నిసార్లు పైకి చాలా సారూప్యంగా కనిపించే వాక్యాలు నిజానికి చాలా భిన్నంగా ఉంటాయి ఈ విషయాన్ని మనకు తెలియజేయడం ద్వారా సింటాక్స్ చాలా సహాయం చేస్తుంది అది నేను ఇక్కడ వ్రాస్తున్నాను సింటాక్స్ మనకు రెండు ప్రక్రియలలో సహాయం చేస్తుంది సింటాక్స్ మనకు సారూప్యంగా కనిపించే వాక్యాల మధ్య ఉన్న భిన్నత్వాన్ని అలాగే భిన్నంగా ఉండే వాక్యాల మధ్య నిజానికి ఉన్న సారూప్యతను తెలియజేస్తుంది అయితే ఇవన్నీ ఎలాంటి వాక్యాలు మనం కొంత సేపట్లో పరిశీలించి తెలుసుకుందాం అంటే దాని అర్ధం మనం ఈ చర్చ ద్వారా ఎలాంటి విషయాలు లేదా ఎలాంటి పాఠాలు నేర్చుకోగలము ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాక్యంలో ఉపరితల పదక్రమం లేదా పైకి కనిపించే పదాల అమరిక వాక్యాల మధ్య భిన్నత్వంలో ఉన్న సారూప్యతను గుర్తించడంలో నిర్ణయకారిగా ఉంటుందా వాస్తవానికి మనం సరైన విశ్లేషణ చేయగలగాలి ఏ వాక్యాలు ఒక నమూనాను పంచుకుంటాయో మరియు ఏ వాక్యాలు భిన్నంగా ఉన్నాయో గుర్తించడానికి సిన్టాక్టీక్ విశ్లేషణ చేయగలగాలి అంటే చాలా ఉంటాయి ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సింటాక్స్ ఒక టూల్ లేదా శస్త్రం లాగా ఎందుకు అని నేను అడగను కానీ ఏ విధంగా మనకు ఒక భాషలోని అంతర్గత నిర్మాణాలు మరియు నైరూప్య విషయాలు లేదా సిద్ధాంతాలు అర్ధం చేసుకోవడంలో సహాయపడగలదు